ఈరోజు పాఠానికి అందరికీ స్వాగతం గడిచిన కొద్ది పాఠాలలో వివిధ రకాలైన యాంప్లిఫయర్స్ గురించి మనం చూశాము కాబట్టి ఈరోజు యాక్టివ్ డివైసెస్ తో కూడిన మైక్రోవేవ్ ఆసిలేటర్స్ గురించి మాట్లాడుకుందాం మరి ఈ యాక్టివ్ డివైస్ స్థిరమైన క్రియాశీల పరికరంగా ప్రత్యేకంగా యాంప్లిఫయర్ గా ఉపయోగించబడుతుంది మరియు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని ఉపయోగించి ఆసిలేటర్ ని డిజైన్ చేద్దాం యాక్టివ్ డివైస్ అస్థిరం గా ఉన్నట్లయితే మనం స్టెబిలిటీ సర్కిల్ గీసి అందులో ఎక్కువగా అస్థిరత్వం ఉన్న బిందువును ఎంచుకొని అప్పుడు ఆసిలేటర్ ని డిజైన్ చేయాలి ఇవాల్టి ఉపన్యాసము ను ప్రారంబిద్దాము ముందుగా ఆసిలేషన్స్ కు అవసరమైన పరిస్థితులు ఏమిటో చూద్దాం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో కూడిన యాంప్లిఫయర్ తో మొదలు పెడదాం యాంప్లిఫయర్ యొక్క గెయిన్ A గా ఉంది అవుట్ పుట్ లో కొంత భాగం ఇన్పుట్ కు ఇవ్వబడింది ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఉంది డెరివేషన్ విషయంలో మాత్రమే ఇన్పుట్ సిగ్నల్ పరిగణించబడినది నిజానికి ఆసిలేటర్ కు ఇన్పుట్ సిగ్నల్ అవసరం లేదు ఇప్పుడు సమీకరణం ఎలా రాయాలో చూద్దాం eo యాంప్లిఫైడ్ అవుట్ పుట్ ను ఇన్ పుట్ తో గుణించి క్రింది విధంగా రాయవచ్చు eie0 అప్పుడు ఇది Aeie0 ఇంకా దానిని ఈవిధంగా సూక్ష్మీకరించవచ్చు eo1 AβAei eoeiA1 Aβ Aβ 1 అయినప్పుడు 1 1 0 A0 ∞ కాబట్టి లూప్ గెయిన్ ఈ సందర్భంలో β తో గుణకారం చేయబడుతుంది కాబట్టి లూప్ గెయిన్ Aβ 1 అయినప్పుడు e0ei ∞ అవుతుంది ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ei 0 అయితే e0 ఉదాహరణకు 1 2 లేదా 3 లేదా ఏదైనా విలువ అయినప్పుడు ఇది 10 అయినా ∞ కు సమానం 20 అయినప్పటికీ ∞ కు సమానం అంటే ei 0 విలువకు e0 కు పరిమిత విలువలు ఉండవచ్చు కానీ అవి యాంప్లిఫయర్ మరియు ఫీడ్ బ్యాక్ నెట్ వర్క్ మీద ఆధారపడి ఉంటాయి వాటిని తరువాత చూసుకుందాం కాబట్టి ఆసిలేషన్స్ కేవలం లూప్ గెయిన్ 1 గా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అయినప్పటికీ ఆసిలేషన్స్ మొదలవటానికి Aβ 1 ఎంచుకోవాలి మరి మన ముందు ఉన్న ప్రశ్న Aβ ఎంత ఎక్కువగా ఉండాలి 001 కావచ్చు లేదా Aβ 10 కావచ్చు కాబట్టి ఏది సరైన విలువ సాధారణంగా Aβ 1 1 to 1 2 ఎంచుకోవడం సిఫార్సు చేయబడుతుంది కారణం ఏమిటో స్పష్టంగా తరువాతి స్లైడ్ లో చూడవచ్చు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ఉన్న యాంప్లిఫయర్ స్పందన ఈ విధంగా ఉంటుంది ఉదాహరణకు కొంత నాయిస్ ఉందనుకుందాం లో నాయిస్ యాంప్లిఫయర్ గురించి చదువుకున్నప్పుడు వివిధ రకాల నాయిస్ గురించి చూసుకున్నాము థర్మల్ నాయిస్ షార్ట్ నాయిస్ గురించి మాట్లాడుకొన్నాము ఈ నోయిస్ వలన నాయిస్ ఓల్టేజి లేదా నాయిస్ కరెంట్ μV లేదా nA గా ఉండవచ్చునని తెలుసుకున్నాం కాబట్టి లూప్ గెయిన్ విలువ 2 అయితే మరియు 1 μV సిగ్నల్ ఉంటే అది లూప్ గెయిన్ ద్వారా 2 μV అవుతుంది మరియు 2 4 గాను 4 8 గాను 8 16 గాను మారుతుంది ఓల్టేజి స్థాయి పెరుగుతూ పోయే పరిస్థితి ఏర్పడుతుంది అదే ఉదాహరణకు 1 V అనుకుందాం తరువాత 2 V తరువాత 4 V 8 V కానీ మనం ఇక్కడ ఆగిపోవాలి ఎందుకంటే విద్యుత్ సరఫరా 5 V అయితే అవుట్పుట్ 8 V లేదు కాబట్టి 4 నుండి 8 కి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది కానీ విద్యుత్ సరఫరా 5 V కు పరిమితం అవ్వడం వల్ల మనిషి శరీరంలో తల మరియు కాళ్ళు తీసివేసి మొండెం మిగిలిన మాదిరిగా అవుట్పుట్ సిగ్నల్ పైన మరియు కింద కట్ చేసినట్లుగా ఉంటుంది కేవలం మధ్య భాగం మాత్రం ఉంటుంది ఇక్కడ మరియు ఇక్కడ క్లిప్పింగ్ ఏర్పడుతుంది కానీ ఒక ఆసిలేటర్ రూపొందిస్తున్నపుడు సైనసోయిడల్ వేవ్ ఫార్మ్ రావాలని కోరుకుంటాం 100 కాకపోయినా సాపేక్షంగా అయినా సైనసోయిడల్ వేవ్ ఫార్మ్ రావాలి కాబట్టి ఈ సందర్భంలో నేను పైన చెప్పిన విధంగా సిఫార్సు చేస్తాను లూప్ గెయిన్ 1 1 లేదా 1 2 అయినట్లయితే ఏం జరుగుతుందంటే 1 μV 1 1 μV గాను తరువాత 1 21 μV గా ఆ విధంగా పెరుగుతూ పోతుంది ఉదాహరణకు 1 V 1 1 V గా మరియు అదేవిధంగా పెరుగుతూ పోతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సిగ్నల్ యాంప్లిట్యాడ్ పెరిగే కొద్దీ యాంప్లిఫయర్ గెయిన్ పెరుగుతుంది ఎందుకంటే యాంప్లిఫయర్ గెయిన్ అన్ని వేళల 100 సరళం గా ఉండదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే అది వక్రమార్గం కలిగి ఉంటుంది అంటే ఇన్ఫుట్ సిగ్నల్ బలం పెరిగే కొలది యాంప్లిఫయర్ గెయిన్ తగ్గుతుంది కాబట్టి Aβ విలువ 1 అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు A విలువ తగ్గుతుంది కానీ β విలువ మారదు ఇప్పుడు మనకు ఎదురయ్యే మరో ప్రశ్న 1 01 ఎందుకు తీసుకోకూడదు నేను 1 01 సిఫార్సు చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఆసిలేటర్ డిజైన్ చేయడానికి మనం ఎంచుకున్న ఎలక్ట్రానిక్ భాగాలు మరియు ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ఆసిలేటర్ పనితీరులో కొన్ని టోలరెన్సెస్ కు దారి తీయవచ్చు సాధారణంగా ఇన్డక్టర్ లేదా కెపాసిటర్ లో టోలరెస్స్ 5 నుండి 10 వరకు ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడు 1 01 లేదా 2 లేదా 3 తీసుకోకుండా1 1 నుండి 1 2 మధ్యలో తీసుకోవాలి కాబట్టి మీరు 1 1 నుండి 1 2 తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ భాగాల టోలరెస్స్ విషయంలో ఏర్పడే సమస్యలను పరిగణలోకి తీసుకున్నట్లు అవుతుంది అదేవిధంగా ఈ విలువలు తీసుకోవడం ద్వారా పైన మరియు కింద ఏర్పడే క్లిప్పింగ్ సమస్యను కూడా అధిగమించవచ్చు ఇప్పుడు ఒక డివైస్ వాడి ఆసిలేటర్ ఎలా రూపొందించాలో చూద్దాం యాంప్లిఫయర్ డిజైన్లో ఈ విధమైన ఆకృతీకరణ గురించి మనం మాట్లాడుకున్నాం అప్పటి డిజైన్లో మరియు ఇప్పటి విషయములో కేవలం ఒక్క తేడా మాత్రం ఉన్నది యాంప్లిఫయర్ విషయంలో ఇన్పుట్ మరియు ఇన్పుట్ మ్యాచింగ్ నెట్వర్క్ ఉన్నాయి కానీ ఆసిలేటర్ కు ఇన్పుట్ అవసరం లేదు యాంప్లిఫయర్ డిజైన్ లో మాదిరిగానే ఇక్కడ జనరేటర్ ట్యూనింగ్ నెట్వర్క్ అనే పదాన్ని ఉపయోగించాము కాబట్టి ఇక్కడ ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ను నిర్ణయించే విధంగా జనరేటర్ ట్యూనింగ్ నెట్వర్క్ డిజైన్ చేయబడింది ఇప్పుడు ఆసిలేషన్ ఏర్పపడటానికి 3 నిబంధనలు ఉన్నాయి మొదటి నిబంధన డివైస్ ఆస్థిరంగా ఉన్నప్పుడు డెల్టా విలువ 1 కంటే తక్కువగానూ మరియు K విలువ 1 కంటే తక్కువగా ఉండాలి మరి డివైస్ స్థిరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని మీరు అడగవచ్చు దాని అర్థం K విలువ 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆసిలేటర్ డిజైన్ చేసేటప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వాడతాము ఇప్పుడు మిగిలిన 2 నిబంధనలను గురించి చూద్దాం రెండవ నిబంధన Γins1 ఇది ఎక్కడ ఉందో చూద్దాం కాబట్టి s ఈ వైపు నుండి మరియు in ఈ వైపు నుండి చూసినప్పుడు ఈ లూప్ గెయిన్ విలువins గుణకారానికి సమానం అని చెప్పవచ్చు ఈ గుణకారము విలువ 1 అయినట్లయితే ఆసిలేషన్ కు అవసరమైన నిబంధన సరిపోతుంది ఇప్పుడు మరి మూడవ నిబంధన సంగతి ఏంటి రెండవ నిబంధన మరియు మూడవ నిబంధన ఒక్కటే అని చెప్పవచ్చు కానీ అది ఎక్కడ ఉందో చూద్దాం కాబట్టి ఇదిΓout డివైస్ యొక్క output వైపునుండి చూసినప్పుడు మరియు ఇది l లోడ్ మాచింగ్ నెట్వర్క్ యొక్క ఇన్పుట్ వైపు నుండి చూసినప్పుడు లభిస్తుంది కాబట్టి మనం చూసినట్లయితే లూప్ గెయిన్ విలువ Γout మరియు l యొక్క గుణకారం అవుతుంది కాబట్టి దీని విలువ 1 అయి ఉండాలి అందుకే నేను ఈ రెండు నిబంధనలు ఒకటే అని చెప్పాను ఇప్పుడు మనం డెరివేషన్ చూద్దాము మొదటి సమీకరణం తో మొదలు పెట్టుకుందాం రెండవ సమీకరణం ఎలా వస్తుందో చూద్దాం నిబంధన 2 నుంచి నిబంధన 3 యొక్క వ్యుత్పత్తి నిబంధన 2 తో మొదలు పెట్టుకుందాంΓins1 Γin విలువ ఈ సమీకరణం ద్వారా ప్రతిక్షేపణ చేయవచ్చు ఇప్పుడు మొత్తం సమీకరణాన్ని సూక్ష్మీకరించినట్లయితే ఈ విధంగా వ్రాయవచ్చు S11S LS1 S22LL1 S11S

దీనిని కూడా ఒకటి లేదా రెండు సార్లు సూక్ష్మీకరించి వ్రాయగా మూడవ నిబంధన Lout1 వస్తుంది LS22 ∆s1 S11s1Lout1 కాబట్టి ఈ నిబంధన నెరవేరునట్లు అయితే ఈ నిబంధన కూడా నెరవేరుతుంది ఇవ్వబడిన ప్రతి సోర్స్ మరియు లోడ్ ఇంపిడెన్స్ S మరియు L విలువలకు దీని విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువ ఉంటుంది ఒకసారి గుర్తు చేసుకుంటే స్మిత్ చార్ట్ మీద ఇంపిడెన్సెస్ యొక్క అన్ని రియల్ మరియు ఇమాజినరీ విలువల స్థానాన్ని గుర్తించవచ్చు మరియు స్మిత్ చార్ట్ మీద గామా విలువ ఎల్లప్పుడు ఒకటి కంటే తక్కువ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే ఒకవేళ S1 అయితే in విలువ ఎంత ఉండవచ్చు దాని అర్థం in1 అదేవిధంగా L 1 అయితే out 1 అవుతుంది ఈ రెండు నిబంధనలను బట్టి Rin మరియు Rout నెగటివ్ అని చెప్పవచ్చు నెగటివ్ రెసిస్టన్స్ ఎలా నిర్వహించాలో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ఉదాహరణకుRoutZout 10 Ω అయితే ఇక్కడ నేను రెజిస్టర్ విలువ రుణాత్మకం తీసుకుంటున్నాను అప్పుడు out విలువ outZout ZoZoutZo 10 50 1050 1 కాబట్టి మాగ్నిట్యూడ్ out1 అని చెప్పవచ్చు నిజానికి R విలువ కలిగిన Zout యొక్క విలువ ఏదైనా తీసుకొనవచ్చు మరియు రియాక్టన్స్ యొక్క విలువ ఏదైనా ఏమీ తేడా ఉండదు out 1 కాబట్టి ఇక్కడ Zout విలువ తెలిస్తే out విలువ కనుగొనవచ్చు అదేవిధంగా out విలువ ఇవ్వబడిన స్మిత్ చార్ట్ వాడి Zout విలువ కనుగొనవచ్చు అయినప్పటికీ మనం గుర్తు చేసుకుంటే స్మిత్ చార్ట్ ఎల్లప్పుడు 1 విలువను సూచిస్తుంది మరి out1ఉన్నప్పుడు స్మిత్ చార్ట్ ఎలా ఉపయోగించవచ్చు అంటే దానికి ఒక టెక్నిక్ లేదా పద్ధతి ఉంది ఆ టెక్నిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం out నుండి Rout కనుగొనడానికి 1out విలువలు స్మిత్ చార్ట్ మీద గీయాలి out1 అనేది మనకు తెలిసిన విషయమే కాబట్టి దీని విలువ ఒకటి కంటే ఎక్కువ అయినట్లయితే 1out1 అవుతుంది కాబట్టి స్మిత్ చార్ట్ మీద కాంప్లెక్స్ కాంజుగేట్ విలువలు ఇక్కడ ఉంచవచ్చు మనం 1out విలువ తీసుకున్నప్పుడు దీని యొక్క కోణం out కోణం తో సమానం ఇప్పుడు స్మిత్ చార్ట్ మీద దీని యొక్క విలువలు plot చేద్దాము కాబట్టి 11 మనకు తెలుసు ఇది 0 అక్షము అని ఇది ∠00 అని ఇది ∠1800 అని ఇప్పుడు మనం తిరిగి వెళ్లి 1800 వెళ్లి మధ్య కేంద్రము నుండి 0 66 బిందువును గుర్తిద్దాం ఇది 0 66 మరియు దానికి సంబంధించిన విలువ చూచినట్లయితే అది 0 ఇప్పుడు ఈ R విలువ ను రుణాత్మకం గా గుర్తించవచ్చు Rout విలువను రుణాత్మకం చేయడానికి ఇదంతా మనం చేశాము 1out విలువను ప్లాట్ చేశాము కాబట్టి ఈ విలువ 1out కు సంబంధించినది 1out 1 యొక్క విలువలు పొందడానికి ఈ పై విధంగా చేయాలి ఇక మనం Zout విలువ కనుగొనవచ్చు దీనిని ఎలా చేయవచ్చు దీనిని 50 తో గుణించాలి Zout 10 Ω అవుతుంది మీరు గమనించుకుంటే మనం ఈ 10 Ω తో మొదలు పెట్టుకున్నాం తరువాత out విలువ వచ్చింది ఆ తర్వాత out విలువ నుండి ఈ 1 వచ్చింది ఇప్పుడు అదేవిధంగా సంకీర్ణ విలువ అయిన Zout విషయంలో కూడా చేయవచ్చు మనం తర్వాత దీనిని ఒక ఉదాహరణ ద్వారా ఇంకా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పటికీ out1 అంటే డివైస్ యొక్క ఔట్పుట్ ఇంపిడెన్స్ నెగటివ్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఒక జనరేటర్ ట్యూనింగ్ నెట్వర్క్ ను తీసుకుందాం ఆ తర్వాత ఒక యాక్టీవ్ డివైస్ ఉంది మరియు ఔట్పుట్ ఇంపిడెన్స్ లేదా గామా అవుట్ విలువ 1 కంటే ఎక్కువ అని చెప్పవచ్చు అంటే ఈ డివైస్ నుండి చూసినట్లయితే గామా అవుట్ ను Rout మరియు Xout సిరీస్ లో ఉన్నట్లుగా సూచించవచ్చు కానీ ఇక్కడ Rout విలువ నెగెటివ్ కాబట్టి ఇక్కడ మనం ఒక టుపోర్ట్ నెట్వర్క్ ప్రశ్నను ఒక సింగల్ పోర్ట్ ప్రశ్నగా మార్చవచ్చు ఇక్కడ సింగల్ పోర్ట్ అంటే సిరీస్ లో ఉన్న Rout మరియు Xout లను సంబంధిత ఇంపిడెన్స్ తో భర్తీ చేయడమే ఈ ఉదాహరణ లో out1 కానీ ఆసిలేటర్ డిజైన్ కు కావలసింది L1 మరియు లూప్ గెయిన్ విలువ 1 కి సమానం అయి ఉండాలి టుపోర్ట్ ఆసిలేటర్ సర్క్యూట్స్ ఇప్పుడు సింగల్ పోర్ట్ ఆసిలేటర్ గా కుదించబడింది కాబట్టి సింగల్ పోర్ట్ ఆసిలేషన్ కు అవసరమైన నిబంధన ఎలా కనుగొనాలో చూద్దాం ఆసిలేషన్ పొందటానికి లూప్ గెయిన్ విలువ 1 అయి ఉండాలి అంటే outL1 out మరియు L విలువలు వాటి యొక్క ఇంపిడెన్సస్ రూపంలో ప్రతిక్షేపణ చేద్దాం ఇప్పుడు ZoutRoutjXout అని రాయవచ్చు మరియు Xout విలువ అ ధనాత్మకం లేదా రుణాత్మకం అయి ఉండొచ్చు అదేవిధంగా L దానికి సంబంధించిన సమీకరణ రూపంలో రాయవచ్చు ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఇదిగో దీనిని అక్కడ ఉన్న లవం తో గుణించడం ఇక్కడ ఉన్న డినామినేటర్ ఆ వైపు వెళుతుంది ఆ వైపున ఉన్నది కుడి చేతి వైపు వస్తుంది ఇప్పుడు తరువాతి దశలో రియల్ మరియు ఇమాజినరీ భాగాలను వేరు చేయాలి సమీకరణాన్ని సూక్ష్మీకరించిన తరువాత రియల్ భాగాన్ని వేరు చేస్తే RL Rout 0 అనే నిబంధన మనం చూడవచ్చు అంటే దాని అర్థం RL Rout మనం గుర్తు చేసుకుంటే Rout విలువ రుణాత్మకం అయి ఉంటుంది కాబట్టి ఇది రుణాత్మకం అయితే RL విలువ ధనాత్మకం అవుతుంది అదేవిధంగా మనం ఇమాజినరీ భాగాలను సమానం చేస్తే XL Xout 0 నిబంధన వస్తుంది అంటే దాని అర్థం XL Xout కాబట్టి Xout విలువ ఇన్డక్టివ్ అయితే ఇది కెపాసిటివ్ అవుతుంది అదే దీని విలువ కెపాసిటివ్ అయితే అది ఇన్డక్టివ్ అవుతుంది అయినప్పటికీ ఆసిలేషన్ మొదలవడానికి లూప్ గెయిన్ విలువ 1 కంటే ఎక్కువ అయి ఉండాలి అంటే outL1 RoutRL అయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది ఇలా ఎందుకు రాయాలంటే మనం గుర్తు చేసుకుంటే Rout విలువ రుణాత్మకం మరియు ఈ యొక్క విలువ ధనాత్మకం RL యొక్క పరిమాణం Rout ఈ యొక్క పరిమాణం కంటే తక్కువ ఉండేలా ఎలా తీసుకోవాలి అప్పుడు మొత్తం రెసిస్టెన్స్ రుణాత్మకం అవుతుంది మొత్తం రెసిస్టెన్స్ రుణాత్మకం అయినప్పుడు మాత్రమే లూప్ గెయిన్ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక సింగల్ పోర్ట్ ఆసిలేటర్ డిజైన్ తీసుకుందాం ఇక్కడ గన్ డయోడ్ ఉదాహరణ తీసుకున్నాము గన్ డయోడ్ కు I V క్యారెక్ట్రెస్టిక్స్ ఇక్కడ చూపబడిన విధంగా ఉంటాయి ఇదిగో ఈ ప్రదేశంలో కరెంట్ పెరిగినట్లయితే voltage వోల్టేజ్ కూడా పెరుగుతుంది కానీ ఈ ప్రదేశంలో చూసినట్లయితే పెరుగుతుంది కానీ తగ్గుతుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అంటారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆసిలేటర్ డిజైన్ చేయడానికి గన్ డయోడ్ ను ఈ ప్రదేశంలో బయాస్ చేస్తాము కాబట్టి డయోడ్ DC ఓల్టేజ్ VDC బయాస్ చేయబడి ఉంది దానికి సంబంధించిన DC కరెంట్ IDC డయోడ్ ను ఈ యొక్క ప్రదేశంలో బయాస్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే గన్ డయోడ్ యొక్క గామా అవుట్ విలువ 1 కంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం చూసిన విధంగా దాని రెసిస్టెన్స్ రీజియన్ రుణాత్మకం అయి ఉంటుంది ఈ విషయంలో రెసిస్టన్స్ రుణాత్మకం అయితే అప్పుడు out1 ఈ క్రింది ప్రశ్న ఇవ్వబడింది ఇవ్వబడిన బయాసింగ్ కండిషన్ కు out విలువ 1 24∠300 మరియు ఇది 10 GHz ఇప్పుడు మనం ఏం చేయాలి ఆసిలేటర్ సర్క్యూట్ డిజైన్ చేయాలి మొదట మనం చేయవలసిన పని ఏంటంటే Rout మరియు Xout సంబంధించిన విలువలు కనుగొనాలి అది చేయడానికి మనం స్మిత్ చార్ట్ మీద 1out యొక్క విలువలు గీయాలి కాబట్టి ఇప్పుడు 1out 0 ఇది హారం నుండి లవం లోనికి వచ్చినప్పుడు ఇలా మారుతుంది ఈ కోణం విలువ out కోణం తో సమానం అని మనం గమనించవచ్చు మనం ఇప్పుడు ఈ యొక్క బిందువును స్మిత్ చార్ట్ మీద గుర్తించాలి కాబట్టి 0 81 ఒక గీత గీసి 0 81 ను స్మిత్ చార్ట్ మీద గుర్తించాలి దీని విలువ 1out అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి Zout కు సంబంధించిన విలువను తీసుకోవాలి అది రెసిస్టన్స్ ను 50 తో గుణించగా వచ్చిన విలువకు రుణాత్మకమవుతుంది కాబట్టి రెసిస్టన్స్ యొక్క నార్మలైజ్డ్ విలువ 1 4 ఈ విలువ ఇక్కడ ఉన్న వృత్తానికి అనుగుణ్యంగా ఉండటం మనము గమనించవచ్చు కాబట్టి ఇది 1 4 అవుతుంది ఇది ఇదిగో ఈ ప్రదేశంలో ఉండటం మనం గమనించవచ్చు కాబట్టి రియాక్టివ్ పార్ట్ ధనాత్మకం మరియు దాని విలువ j3 కాబట్టి Zout50 1 ఈ యొక్క గన్ డయోడ్ కు ఇది out అవుతుంది కాబట్టి దీని విలువ 70j160 అనేది మనం చూడవచ్చు ఇప్పుడు ఆసిలేషన్ మొదలు అవటానికి మనం RL 60 Ω ఎంచుకుందాం ఈ విలువ దాదాపుగా ఈ యొక్క సమీకరణం యొక్క పరిమాణం Rout 70 ను దాదాపుగా సంతృప్తి పరుస్తుంది ఇది 601 2 72 Rout RL అనే నిబంధన ఇప్పటికీ సంతృప్తి చెందుతుంది కాబట్టి ఇది ఎంచుకో దగిన సమంజసమైన విలువ మరి Xe పరిస్థితి ఏమిటి కొద్దిసేపటి క్రితం నేను చెప్పిన విధంగా ఇది ఇండక్టన్స్ మరియు ఇది కెపాసిటన్స్ అయి ఉండాలి కెపాసిటన్స్ యొక్క రియాక్టన్స్ ఈ ఇండక్టర్ యొక్క రియాక్టన్స్ కు రుణాత్మకం అయి ఉండాలి కాబట్టి Xc XL 1pF ఇక్కడ నుండి మనం C 0 1 pF యొక్క విలువ కనుగొనవచ్చు ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ డిజైన్ ఇదిగో ఈ బిందువు వద్ద సంపూర్తిగా పూర్తి కాలేదు దీనికి కారణం ఏమిటి అంటే ఆసిలేటర్ డిజైన్ చేసేటప్పుడు లోడ్ విలువ 50Ω ఉండాలని మనము ఖచ్చితంగా చెప్తాము ఇక్కడ మనకు వచ్చిన విలువలు 60 - j160 Ω ఇదిగో ఈ క్రింది విషయం నేను మీకు వదిలి పెడుతున్నాను లోడ్ విలువ 50 Ω అని మనకు తెలుసు ZL 60 - j160Ω అయ్యేవిధంగా ఔట్పుట్ ఇంపిడెన్స్ మాచింగ్ నెట్వర్క్ ను డిజైన్ చేయండి ఇప్పుడు టుపోర్ట్ ఆసిలేటర్ డిజైన్కు అవసరమైన దశలను చూద్దాం నిజానికి మీరు చాలా మందిని అడిగినా చాలా పుస్తకాలలో చూసిన ఆసిలేటర్ డిజైన్ చాలా కష్టం అని చెబుతారు ఆసిలేటర్ డిజైన్ చేయాలి అనుకుంటే అది కాస్త యాంప్లిఫయర్ గా మారిపోతుంది అదేవిధంగా కొన్నిసార్లు యాంప్లిఫయర్ డిజైన్ చేయాలి అనుకుంటే అది కాస్త ఆసిలేటర్ గా మారిపోతుంది అందుకే నేను ఒక టుపోర్ట్ ఆసిలేటర్ డిజైన్ కు అవసరమైన సులువైన దశలను లేదా నిబంధనలను మీకు చెబుతున్నాను ఈ దశలను అనుసరిస్తే మీకు ఏ సమస్య ఉండదు ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు ఆసిలేటర్ డిజైన్ చేయగలుగుతారు ఇప్పుడు ఏం చేస్తారంటే మొదట ఇవ్వబడిన S పారామీటర్స్ విలువలకు K విలువ కనుగొనండి ఇప్పుడు 1 మరియు K 1 అయినట్లైతే అది అస్థిరం అని దాని అర్థం మరియు మనం ముందుకు వెళ్లవచ్చు ఒకవేళ K 1 అయితే ఈ డివైస్ స్థిరం అని దాని అర్థం అప్పుడు ఆసిలేటర్ ఎలా డిజైన్ చేయాలో నేను తరువాతి ఉపన్యాసములో చెబుతాను కానీ ఈ రోజుకి మనం డివైస్ అస్థిరం అని అనుకుందాము అంటే1 మరియు K1 ఈ విషయంలో లో మీరు ఏమి చేయాలి మీరు ఇన్పుట్ స్టెబిలిటీ సర్కిల్ లేదా సోర్స్ స్టెబిలిటీ సర్కిల్ నుగీయాలి ఇది స్మిత్ చార్ట్ స్టెబిలిటీ సర్కిల్ గీసినప్పుడు అది స్మిత్ చార్ట్ ను ఎక్కడో ఒక చోట ఖండిస్తుంది అనే విషయం మనకు తెలిసినదే ఇదిగో ఈ భాగాన్ని చూసినట్లయితే ఈ భాగంలోనే డివైస్ అస్థిరంగా ఉండేది మనం ఇప్పుడు ఆసిలేటర్ డిజైన్ కు ఈ అస్థిర భాగంలో ఏ బిందువుని అయినా ఎంచుకోవచ్చు కానీ దయచేసి ఈ బిందువుని కానీ లేదా దీనిని కానీ లేదా ఇక్కడ ఉన్న ఈ బిందువు ని కానీ ఎంచుకోవద్దు ఎందుకంటే అవి స్థిరత్వం యొక్క సరిహద్దు రేఖ దగ్గర ఉన్నాయి డివైజ్ యొక్క పరిమితుల వలన కానీ లేదా పవర్ సప్లై లోని హెచ్చుతగ్గుల వలన కానీ ఇక్కడ ఉన్న ఈ బిందువు అక్కడకు మారడానికి అవకాశం ఉంది దానివలన డివైస్ స్థిరత్వం పొందవచ్చు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే అత్యంత అస్థిర బిందువును ఈ ప్రదేశంలో ఎంచుకోండి ఈ బిందువు స్టెబిలిటీ సర్కిల్ కు బాగా లోపల ఉంది అనే విషయం మనం గమనించవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రదేశంలో ఈ బిందువు అత్యంత అస్థిర బిందువు కాబట్టి దయచేసి ఎల్లప్పుడూ ఈ బిందువు నే ఎంచుకోండి మరియు దీనిని ఎంచుకోవడం వలన మరొక ప్రయోజనం ఉంది ఒక బిందువును చాలా సులువుగా ఇండక్టర్ గా లేదా షార్టడ్ స్టబ్ ద్వారా సూచించవచ్చు మనం మొదలుపెట్టిన సర్క్యూట్ ఒకసారి మీకు చూపించాలి అని అనుకుంటున్నాను ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదిగో ఈ బిందువు S కు సంబంధించినది కాబట్టి ఈ మొత్తం జనరేటర్ ట్యూనింగ్ నెట్వర్క్ ను ఒక ఇండక్టర్ తో భర్తీ చేయవచ్చు మీరు చేయవలసింది ఏమిటంటే ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంచడమే లేదా షార్టడ్ స్టబ్ లైన్ కూడా ఉపయోగించవచ్చు ఈ స్టెబిలిటీ సర్కిల్ ఈ ప్రదేశంలో ఎక్కడైనా ఉన్నట్లయితే ఈ ఉదాహరణ లో అత్యంత అస్థిర బిందువు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంటుంది అని చెప్పవచ్చు మరియు దానిని ఒక కెపాసిటర్ ద్వారా సూచించవచ్చు స్టెబిలిటీ సర్కిల్ ఇక్కడ ఈ ప్రదేశం లో ఉన్నట్లయితే దాని అర్థం ఒక షార్ట్ సర్క్యూట్ కూడా డివైస్ ను అస్థిరం చేస్తుంది అప్పుడు ఇండక్టర్ లేదా కెపాసిటర్ కూడా అవసరం ఉండదు ఇన్స్టెబిలిటీ క్రైటీరియా సంతృప్తి చెందడానికి ఇన్పుట్ వైపు షార్ట్ సర్క్యూట్ సరిపోతుంది ఒకసారి ఈ బిందువు దగ్గర S లేదా ZS విలువ ఎంచుకున్న తర్వాత out విలువ కనుగొనాలి out యొక్క విలువ ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడింది ఈ సమీకరణం మనం యాంప్లిఫయర్ డిజైన్ వివరించినప్పుడు చర్చించు కొన్నాము ఇప్పుడు మీరు చూస్తే S22 విలువ తెలుసు S11 విలువ తెలుసుS12 S21 ఈ అన్ని S పారామీటర్స్ విలువలు తెలుసు ఈ బిందువు కు సంబంధించి S విలువ తీసుకోలేదు ఇప్పుడు out విలువ కనుగొనవచ్చు ఇప్పుడు out1 ఉండేలా చూసుకోవాలి ఒకవేళ అది 1 కంటే ఎక్కువ కానట్లయితే లెక్కలో ఏదో పొరపాటు జరిగింది అని అర్థం కాబట్టి మొదటి దశలో జాగ్రత్తగా ఎంచుకున్నట్లు అయితే అది ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది గామా అవుట్ విలువ 1 కంటే ఎక్కువ అని తెలిసిన తరువాత Rout మరియు Xout విలువలు కనుగొనాలి ఆ తర్వాత ఇంతకుముందు ఉదాహరణ లో చేసిన విధంగా RL మరియు XL విలువలు ఎంచుకోవాలి ఆ తర్వాత ఆసిలేటర్ డిజైన్ పూర్తిచేయడానికి ఇంపిడెన్స్ మాచింగ్ నెట్వర్క్ డిజైన్ చేయాలి తర్వాత పాఠములో ఆసిలేటర్ డిజైన్ గురించి చూద్దాం ఇంకా వివిధ రకాల ఉదాహరణలు చూద్దాం ఒకసారి సారాంశాన్ని చూసుకుంటే వేర్వేరు ఆసిలేషన్ నిబంధనల గురించి మాట్లాడుకున్నాము ఆసిలేషన్ ఏర్పడాలంటే లూప్ గెయిన్ విలువ 1 కి సమానం అయి ఉండాలి అని తెలుసుకున్నాము అయినప్పటికీ లూప్ గెయిన్ విలువ 1 కంటే ఎక్కువ ఉండాలి నేను సిఫార్సు చేసేది ఏమిటంటే ఆసిలేషన్ మొదలవటానికి లూప్ గెయిన్ విలువ 1 1 నుండి 1 2 వరకు తీసుకోవచ్చు దానివలన ఔట్పుట్ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్ లో తక్కువ క్లిప్పింగ్ జరుగుతుంది తర్వాత మనం సింగల్ పోర్ట్ ఆసిలేటర్ నిబంధన చూసుకున్నాము మరియు Rout RL Xout XL అని తెలుసుకున్నాము అయినప్పటికీ లూప్ గెయిన్ విలువ 1 కంటే ఎక్కువ ఉండాలంటే Rout 1 2RL ఎంచుకోవాలి తర్వాత మనం టు పోర్ట్ ఆసిలేటర్ డిజైన్ చూసాము దానికి ఇన్పుట్ వైపు మాత్రమే స్టెబిలిటీ సర్కిల్ గీశాము మీరు గుర్తుంచుకో వలసిన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ సమయంలో ఔట్పుట్ స్టెబిలిటీ సర్కిల్ గీయవలసిన పని లేదు తరువాత ఈ ఏడు దశలను అనుసరించి నట్లయితే మీకు ఆసిలేటర్ సిద్ధంగా ఉంటుంది తరువాతి ఉపన్యాసము లో మరిన్ని ఉదాహరణలు చూద్దాము అప్పటివరకు దయచేసి చదువుతూ ఉండండి మరో ముఖ్యమైన విషయం ఇప్పటి దాకా చూసినవి జ్ఞాపకము చేసుకొనడానికి తరువాతి వీడియో చూసే ముందు ఈ వీడియోను మరొకసారి చూడండి అందరికీ ధన్యవాదాలు తరువాతి ఉపన్యాసము లో కలుసుకుందాం